కెమికల్ ఇంజనీరింగ్ లో బేసిక్ ప్రిన్సిపుల్స్ మరియు క్యాలిక్యులేషన్స్ పై భారీ ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు స్వాగతం మాడ్యూల్ 10 లో కంప్యూటేషనల్ టెక్నిక్స్ గురించి చర్చిస్తున్నాము ఈ లెక్చర్ లో ఈ మాడ్యూల్ కింద మనం నాన్ లినియర్ అల్జెబ్రిక్ ఈక్యేషన్ సిస్టం గురించి మరియు నాన్ లీనియర్ ఈక్యేషన్ ని ఎలా పరిష్కరించాలో చర్చిస్తాము మునుపటి లెక్చర్ లో మేము లీస్ట్ స్క్వేర్ మెథడ్ ని మరియు ఎక్స్పెరిమెంటల్ డేటా తో లినియర్ సింగిల్ ఈక్యేషన్ ని ఎలా అమర్చాలి మరియు ప్రతిపాదిత ఈక్యేషన్ంతో ఆ ఫిట్టింగ్ డేటా యొక్క ఎర్రర్ ఎలా విశ్లేషించాలో ఒక ఉదాహరణతో వివరించాము కాబట్టి ఇక్కడ కూడా మేము నాన్ లీనియర్ ఈక్యేషన్ సిస్టం ను ఎలా పరిష్కరించాలో వివరిస్తాము

ఒక పర్టికులర్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ యొక్క మెటీరియల్ బ్యాలెన్స్ లేదా ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వెషన్ ఆధారంగా ఏదైనా నాన్ లీనియర్ ఈక్వెషన్ ఉంటే ఆ ఈక్వెషన్ లను ఎలా పరిష్కరించాలి నాన్ లీనియర్ ఈక్వెషన్ ని పరిష్కరించడానికి బేసిక్ ప్రిన్సిపుల్స్ తెలుసుకోవాలి కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ల మెటీరియల్ బ్యాలెన్స్ ఆధారంగా అనేక నాన్ లీనియర్ ఈక్వెషన్లు వస్తాయని మీకు తెలుసు స్లైడ్లలో చూపిన విధంగా ఇక్కడ మీరు నాన్ లీనియర్ ఈక్వెషన్ల సమితిని చూస్తారు ఇది x1 నుండి xn వరకు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్గా నాన్ లీనియర్ ఈక్వెషన్ X1 నుండి xn వరకు ఆ ఇండిపెండెంట్ వేరియబుల్స్ యొక్క ఫంక్షన్గా మరొక ఈక్యేషన్ం అదేవిధంగా మెటీరియల్ బ్యాలెన్స్ ఈక్వెషన్ ఆధారంగా దాని విశ్లేషణ కోసం కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లో రెండు కంటే ఎక్కువ ఈక్వెషన్లు రావచ్చు మరియు ఆ తర్వాత మనం లీనియర్ నాన్ లీనియర్ ఈక్వెషన్ ని f గా గుర్తించగలం అది 0 కి సమానం ఇప్పుడు స్లయిడ్లలోని ప్రతి ఫంక్షన్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ x1 నుండి xn వరకు ఫంక్షన్గా ఉంటుంది ఇది నాన్ లీనియర్ ఫంక్షన్కు అనుగుణంగా ఉంటుంది అందులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేరియబుల్స్ ఉన్నాయి దీని విలువలు తెలియవు మరియు అవి ఒక సర్టెన్ ప్రిన్సిపుల్స్ ద్వారా లెక్కించబడతాయి ఇప్పుడునాన్ లీనియర్ సిస్టమ్లనుపరిష్కరించడానికి సక్సెస్సివ్ సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్ డిఫరెన్షియల్ హోమోటోపీ టెక్నిక్ న్యూటన్ మెథడ్ క్వాసీ న్యూటన్ న్యూటన్ రాప్సన్మెథడ్సెకెంట్మెథడ్లెవెన్బర్గ్ మార్క్వార్డ్ పద్ధతి వంటి ప్రధాన పద్ధతులు ఉన్నాయి గ్రాఫికల్ సొల్యూషన్ రెగ్యుల ఫల్సీ మెథడ్ స్ప్రెడ్షీట్ సొల్యూషన్ వంటి కొన్ని ఇతర టెక్నిక్లు కూడా అందుబాటులో ఉన్నాయి నాన్ లీనియర్ ఈక్వెషన్ ని పరిష్కరించడానికి ఎక్కువగా ఉపయోగించే న్యూటన్ పద్ధతి గురించి మేము చర్చిస్తాము మేము ఒకే వేరియబుల్ నాన్ లీనియర్ ఈక్వెషన్ ని పరిష్కరిస్తున్నాము ముందుగా దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి నాన్ లీనియర్ ఈక్యేషన్ం ఫంక్షన్ ఆధారంగా స్ప్రెడ్షీట్ సొల్యూషన్ కలిగి ఉంటే మీరు స్ప్రెడ్షీట్ ఉపయోగించి ఈక్యేషన్ం సమాధానాన్ని అంచనా వేయాలి ఇప్పుడు ఈ సందర్భంలో ఈక్యేషన్ం పూర్తిగా నాన్ లీనియర్ ఈక్వెషన్ అని మీరు చూస్తారు ఇక్కడ ఈక్యేషన్ం యొక్క రెండు వైపులా x వంటి అన్ నోన్ వేరియబుల్స్ ఉన్నాయి మీరు x యొక్క విలువ ఏమిటో తెలుసుకోవాలి తద్వారా ఈ ఈక్వెషన్ ఆ అన్ నోన్ వేరియబుల్స్ను సంతృప్తిపరుస్తుంది

ఈ సందర్భంలో మీరు స్ప్రెడ్షీట్ ఆధారంగా ఈ ఈక్వెషన్ ని పరిష్కరించాలి ఇక్కడ వేరియబుల్స్ x అని అనుకోవాలి మరియు వేరియబుల్స్ యొక్క ఆ అజంప్షన్ వాల్యూ సబ్స్టిట్యూట్ తర్వాత మరియు ఎడమ వైపు మరియు కుడివైపు ఉన్న విలువ ఎంత ఉండాలి వస్తోంది దాని ఆధారంగా మీరు వేరియబుల్స్ విలువను మార్చుతూ ఉంటే మీరు చూస్తారు ఎడమ చేతి మరియు కుడి వైపు డీవియేషన్ తగ్గిపోవచ్చు లేదా పెరగవచ్చు ఎప్పుడైతే పెరుగుదల ఉంటుందో అప్పుడు మీరు x యొక్క వేరియబుల్స్ను మార్చాలి తద్వారా ఈ ఎడమ వైపు నుండి కుడి చేతి వైపు డీవియేషన్ తగ్గుతుంది ఆ దిశగా మీరు వెళ్లాలి ఇక్కడ ఈ స్లయిడ్లో చూపినట్లుగా మీరు ఇక్కడ x విలువను 0 1 గా పరిగణిస్తున్నారు మరియు తదనుగుణంగా f ఫంక్షన్ ఎలా ఉండాలి గా వ్యక్తీకరించబడుతుంది అది సున్నాకి సమానం ఇది చాలా సింపుల్గా ఇది అవుతుంది ఇది ఈ ఎడమ చేతి వైపు నుండి కుడి చేతి వైపుకు డీవియేషన్ లేదా మీరు దీనిని యొక్క ఫంక్షన్గా వ్యక్తీకరించవచ్చు తద్వారా మీ సంబంధిత x విలువ మీకు ఫంక్షన్ను ఇస్తుంది అది 0 కి సమానం లేదా దాదాపు 0 కి దగ్గరగా ఉంటుంది ఇప్పుడు ఈ సందర్భంలో మీరు x0 1 ని పరిగణించినట్లయితే మీరు ఈ ఫంక్షన్ f 0 7187305 పొందుతారు అదేవిధంగా మీరు ఆ విలువను 0 2 కి పెంచితే దాని విలువ ఇక్కడ వస్తుంది ఇది f సున్నాకి సమానం కనుక ఇది ఖచ్చితంగా సున్నా కాదు కానీ మీరు ఈ విలువను 0 3 కి మార్చినట్లయితే ఈ డీవియేషన్ ఇక్కడ తగ్గినట్లు మీరు చూస్తారు ఇక్కడ 0 7 నుండి 0 2 వరకు వస్తోంది మీరు x విలువను 0 32 కి పెంచితే మరియు మీరు ఇక్కడ 0 426156 అనుకుంటే f విలువ 2 కి సమానంగా ఉంటుందని మీరు చూస్తారు ఇది సున్నాకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో మీరు x యొక్క సంబంధిత విలువ కోసం ఈ f పొందుతున్నారు మీరు మళ్లీ x విలువను 0 5 కి పెంచితే ఈ విలువ 0 132120556 గా వస్తున్నట్లు మీరు చూస్తారు మళ్లీ మీరు ఆ విలువను 0 6 కి పెంచితే అది మళ్లీ 0 29 కి పెరుగుతుంది మరియు మీరు పెంచుతూ ఉంటే x యొక్క ఫంక్షన్ విలువ f క్రమంగా పెరుగుతుంది ఇక్కడ మొదట్లో ఇది తగ్గింది మరియు తరువాత పెరిగింది మరియు తరువాత అది 0 426153 వద్ద ఉంటుంది ఈ ఫంక్షన్ విలువ సున్నాకి సమానం అని తెలుస్తుంది కాబట్టి x యొక్క విలువ 0 426156 కిసమానంగా ఉంటుందని మేము ఇక్కడ పరిగణించవచ్చుఇది f ఫంక్షన్ దాదాపు సున్నాకి దగ్గరగా ఉంటుందని మీకు అందిస్తుంది కాబట్టి ఈ విధంగా మనం ఈ నాన్ లీనియర్ ఈక్యేషన్ం యొక్క సొల్యూషన్ ఏమిటో తెలుసుకోవచ్చు దీనిని స్ప్రెడ్షీట్ సొల్యూషన్ అంటారు కానీ ఇది ట్రయల్ మరియు ఎర్రర్ ఈ నాన్ లీనియర్ ఈక్యేషన్ కి సొల్యూషన్ కనుగొనడానికి చాలా సమయం పడుతుంది కానీ మీరు ఇతర కంప్యూటేషనల్ ప్రోగ్రామింగ్ని ఉపయోగించవచ్చు లేదా మీరు దీన్ని సులభంగా పరిష్కరించగలకంప్యూటర్ ప్రోగ్రామ్ను ఉపయోగించవచ్చు లేదా లేకపోతే మీరు గ్రాఫ్ x వర్సెస్ f చేయవచ్చు ఆ f కనిష్టంగా ఉన్నప్పుడు x విలువ ఎంత ఆ విధంగా మీరు ఈ నాన్ లీనియర్ ఈక్వెషన్ యొక్క సొల్యూషన్ ని కూడా కనుగొనవచ్చు ఇప్పుడు మనం ఈ నాన్ లీనియర్ ఈక్వెషన్ ని పరిష్కరించడానికి ఆ న్యూటన్ పద్ధతిని ఉపయోగిస్తాము ఇది ఎక్కువగా ఉపయోగించే పద్ధతి మరియు వాస్తవానికి ఇది అత్యంత ప్రజాదరణ పొందిన స్యూమెరికల్ మెథడ్స్ లో ఒకటి మరియు ఇది x1 ఇనీషియల్ పాయింట్ తో ఫంక్షన్ యొక్క టేలర్ సిరీస్ ఎక్సపాన్షన్ నుండి ఉద్భవించింది ఈ సందర్భంలో మనం ఫంక్షన్ f ఎక్సపాన్షన్ యొక్క టేలర్ సిరీస్ను పాయింట్ x1 వద్ద వ్రాస్తే మేము ఇలా పొందుతాము ఆ తర్వాత మేము టేలర్ సిరీస్ ఎక్సపాన్షన్ యొక్క మొదటి రెండు పదాలను తీసుకుంటే అప్పుడు మనకు తర్వాత ఈక్వెషన్ 2 ని సున్నాకి సెట్ చేయండి అది f0 మనకు ఇచ్చే ఈక్వెషన్ యొక్క మూలాన్ని కనుగొనండి ఈక్వెషన్ సంఖ్య 3 లో చూపిన విధంగా ఇప్పుడు మనం ఈ ఈక్వెషన్ సంఖ్య 3 ను తీసుకుంటే xx2 గా ఇచ్చిన రూట్కి తదుపరి అంచనాను పొందవచ్చు అది కి సమానం దీని నుండి ప్రాథమికంగా మేము ఇక్కడ ఏమి చేసాము మేము అక్కడ టేలర్ సిరీస్ ఎక్సపాన్షన్ యొక్క రెండు పదాలను తీసుకున్నాము ఆ తర్వాత మేము f0 ని పరిశీలిస్తున్నాము మరియు దాని నుండి x యొక్క విలువ ఏమిటో తెలుసుకోవచ్చు కాబట్టి ఈ x తదుపరి దశ యొక్క ఇనీషియల్ వ్యాల్యూ x2 కి సమానంగా ఉంటుంది కాబట్టి ఈ x2 అనేది కి సమానం X1 విలువలో x యొక్క x ఫంక్షన్ యొక్క ఇనీషియల్ వ్యాల్యూ ఏమిటి పాయింట్ x1 వద్ద ఫంక్షన్ యొక్క మొదటి డీవియేషన్ ఏమిటి దాని కోసం మీరు రేషియో ని తీసుకోవాలి మరియు ఆ x యొక్క ఇనీషియల్ వ్యాల్యూ నుండి మీరు ఈ రేషియో ని తీసివేయాలి ఈ విధంగా ఆ ఫంక్షన్ను పాయింట్ x వద్ద తీసుకోవడం ద్వారా మరియు ఆ ఫంక్షన్ యొక్క రేషియో ని కూడా పర్టిక్యూలర్ పాయింట్లో మొదటి డెరివేటివ్గా తీసుకోవడం ద్వారా x యొక్క తదుపరి విలువ ఏమిటో ఊహించండి కాబట్టి మనం వరుసగా x ని కనుగొనే పరిస్థితిని సాధారణీకరిస్తే మనం ఇక్కడ ఇలా వ్రాయవచ్చు ఇక్కడ i 1 2 3 4 ఇలా ఉంటుంది ఇక్కడ నుండి అప్పుడు మనం ఇక్కడ వ్రాయవచ్చు కాబట్టి ఇది సూచిస్తుంది ఏ సమయంలోనైనా x ఫంక్షన్ సున్నా అవుతుంది అంటే ఏమిటి నాన్ లీనియర్ ఈక్వెషన్లను మీరు పరిష్కరించగల ఈ న్యూటన్ పద్ధతి యొక్క ప్రధాన సూత్రాలు ఇవి కాబట్టి ఈ సందర్భంలో xi అనేది రూట్ యొక్క ith ఎస్టిమేట్ మరియు సక్సెసివ్ ఎస్టిమేట్ కన్వర్జెన్స్ పరీక్షతో రూపొందించబడతాయి ఆ ఫంక్షన్ ఎప్పుడు 0 కి వస్తుంది మేము దానిని గ్రాఫికల్గా ప్రాతినిధ్యం వహిస్తే మనం ఈ డయాగ్రమ్ లేదా ఫిగర్ ను కలిగి ఉండవచ్చు y అక్షం మనం f మరియు x అక్షం లో x యొక్క సక్సెసివ్ విలువను పరిగణించవచ్చు మీరు x యొక్క ఇనీషియల్ పాయింట్ ను పరిగణించినట్లయితే x1 అప్పుడు ఇది మీ ఫంక్షన్ f ఈ ఫంక్షన్ ప్రొఫైల్ పాయింట్ x1 వద్ద ఫంక్షన్ విలువ ఎంత ఉండాలి అది f1 అదేవిధంగా మీరు ఈ పాయింట్ x1 వద్ద టాంజెంట్ చేస్తే టాంజెంట్ ఈ x అక్షాన్ని పాయింట్ x2 వద్ద కలుస్తుంది మీరు పాయింట్ x2 వద్ద f ప్రొఫైల్కు వెళితే సంబంధిత f సమానంగా ఉంటుంది కాబట్టి ఇది మీ f2 అదేవిధంగా మళ్లీ పాయింట్ x2 వద్ద ఈ ప్రొఫైల్లో మీరు టాంజెంట్ చేస్తే అది x అక్షం x3 పాయింట్ వద్ద కలుస్తుంది ఇప్పుడు ఈ x3 పాయింట్ వద్ద మీరు ఫంక్షన్ విలువను పరిగణనలోకి తీసుకుంటే మరియు అది f3 ద్వారా ప్రాతినిధ్యం వహిస్తే మీరు ఒక టాంజెంట్ చేస్తే x వద్ద x అక్షంతో ఖండన ఉంటుంది x పాయింట్ వద్ద మీరు f0 చూస్తారు అంటే ఇక్కడx f 0 కి సమానం కాబట్టి ఈ విధంగా మీరు x యొక్క వివిధ పాయింట్ల వద్ద ఏదైనా వాలు లేదా టాంజెంట్ చేస్తున్నప్పుడు మరియు అది x అక్షాన్ని కలిసినప్పుడు అది మీ తదుపరి సక్సెసివ్ x పాయింట్ అవుతుంది మరియు ఈ ఫంక్షన్లు పర్టిక్యూలర్ సక్సెసివ్ పాయింట్లలో సున్నాగా ఉన్నప్పుడు ఆ నాన్ లీనియర్ ఈక్వెషన్ యొక్క రూట్ లేదా సొల్యూషన్ ని మీకు అందిస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఇలా వ్రాయవచ్చు ఇక్కడ అది ఆ x అక్షాన్ని కలుస్తుంది మరియు పర్టిక్యూలర్ సమయంలో ఈ ఫంక్షన్ f సున్నాకి వస్తే ఆ నాన్ లీనియర్ ఈక్యేషన్ం యొక్క తుది రూట్ మీకు లభిస్తుంది దీని కోసం ఇక్కడ ఒక ఉదాహరణ చేద్దాం ఇప్పుడు మీరు ఇక్కడ ఈక్వెషన్ యొక్క మూలాన్ని గుర్తించాలి xe x అనుకుందాం ఈ న్యూటన్ పద్ధతిని ఉపయోగించి ఇప్పుడు ఇది మీ f ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క మొదటి డెరివేటివ్ ఏమిటి స్లయిడ్లో ఇక్కడ చూపిన విధంగా ఇది కి సమానంగా ఉంటుంది X0 ఉన్నప్పుడు f నెగెటివ్ గా ఉంటుంది X1 ఉన్నప్పుడు f పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి రూట్ x తప్పనిసరిగా 0 మరియు 1 మధ్య ఉండాలి X యొక్క ఇనీషియల్ వ్యాల్యూ x1 0 2 కి సమానమని మనం అనుకుంటే x1 ద్వారా మొదటి ఇటరేషన్ 0 2 కి సమానం మేము వ్రాయవచ్చు అంటే ఈ పాయింట్ x1 వద్ద ఫంక్షన్ యొక్క మొదటి డెరివేటివ్ 0 2 కి సమానం ఇది గా వస్తుంది అంటే ఇక్కడ 1 కాబట్టి ఈ x1 యొక్క సక్సెసివ్ పాయింట్ ఏమిటి ఇది x2 అవుతుంది ఈ x2 న్యూటన్ పద్ధతి ప్రకారం మారుతోంది ఇది x1 f అవుతుంది x1 విలువ ఎంత 2 గా ఇవ్వబడింది మరియు ఆ ఫంక్షన్లో x1 యొక్క సబ్స్టిట్యూట్ తర్వాత మేము f విలువను పొందుతాము మరియు దానిని ద్వారా భాగిస్తే అది చివరకు 0 5402 గా మారుతుంది ఇప్పుడు ఈ x2 విలువ 0 5402 ఇది రెండవ ఇటరేషన్ యొక్క మీ మొదటి లేదా ఇనీషియల్ గెస్ కాబట్టి రెండవ ఇటరేషన్ లో ఇనీషియల్ వ్యాల్యూ x2 అది 0 5402 కి సమానం అప్పుడు f 0 5402 e 0 5402 కి సమానం అప్పుడు 0 0424 గా వస్తోంది మరియు x2 విలువలో ఫంక్షన్ యొక్క మొదటి డెరివేటివ్ ఏమిటి ఇది అవుతుంది అప్పుడు అది 1 5826 గా వస్తుంది ఇప్పుడు f f మరియు x2 యొక్క ఇనీషియల్ వ్యాల్యూ లతో మనం x3 యొక్క సక్సెసివ్ విలువను లెక్కించవచ్చు ఇది మూడవ ఇటరేషన్ యొక్క ఇనీషియల్ వ్యాల్యూ ఇది న్యూటన్ పద్ధతి సూత్రంపై ఆధారపడి ఉంటుంది ఈ విలువ సబ్స్టిట్యూట్ తర్వాత మనం x3 విలువను 0 5670 గా పొందవచ్చు x3 యొక్క మూడవ ఇటరేషన్ x యొక్క మొదటి గెస్ కు సమానం కాబట్టి x3 ఈ మూడవ ఇటరేషన్ యొక్క ఇనీషియల్ వ్యాల్యూ 0 5670 కి సమానం మరియు తరువాత f ను కనుగొనండి అది 2 246 x10 4 గా వస్తుంది పై ఈ x3 పాయింట్ వద్ద ఈ ఫంక్షన్ యొక్క మొదటి డీవియేషన్ గా ఉంటుంది ఇది 1 5672 X యొక్క తదుపరి పాయింట్ అంటే x4 అనేది న్యూటన్ లా సూత్రం ప్రకారం ఉంటుంది అది అవుతుంది X3 f సబ్స్టిట్యూట్ తర్వాత 0 56714 గా వస్తుంది 56714 వద్ద f ఫంక్షన్ దాదాపు 0 కి సమానం ఇది మీకు 5 15655x10 6 ఇస్తుంది కనుక ఇది 0 కి దగ్గరగా ఉంటుంది అందుకే మనం ఇక్కడ ఇటరేషన్ నిలిపివేయవచ్చు మరియు ఈ ఈక్వెషన్ కి సమాధానం 0 56714 అని మేము పరిగణించవచ్చు ఈ విధంగా మీరు న్యూటన్ పద్ధతి ప్రకారం ట్రయల్ మరియు ఎర్రర్ పద్ధతి ద్వారానాన్ లీనియర్ఈక్వెషన్ ని పరిష్కరించవచ్చు మల్టిపుల్ వేరియబుల్స్తో కూడిన నాన్ లినియర్ అల్జెబ్రిక్ ఈక్వెషన్లను పరిష్కరించడాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం ఇప్పటి వరకు న్యూటన్ పద్ధతి ద్వారా సింగిల్ నాన్ లీనియర్ ఈక్వెషన్ ని ఎలా పరిష్కరించాలో వివరించాము నాన్ లినియర్ అల్జెబ్రిక్ ఈక్వెషన్ లను ఎలా పరిష్కరించాలో ఇప్పుడు వివరిస్తాము నాన్ లీనియర్ అల్జెబ్రిక్ ఈక్వెషన్ ల సమితి ఉంటుంది మరియు మల్టిపుల్ వేరియబుల్స్ ఉంటాయి న్యూటన్ పద్ధతిని సవరించడం ద్వారా మల్టిపుల్ ఈక్వెషన్ల కోసం ఉపయోగించే అదే న్యూటన్ పద్ధతిని కూడా మనం ఉపయోగించవచ్చు ఈ సందర్భంలో న్యూటన్ పద్ధతిని సవరించడానికి జాకోబియన్ మాట్రిక్ అని పిలువబడే కొన్ని ఇతర మాట్రిక్ లను మీరు పరిగణించాలి కాబట్టి ఈ సందర్భంలో నాన్ లీనియర్ సిస్టమ్ ఒక మాట్రిక్ గా సంబంధిత వెక్టర్తో గా వ్యక్తీకరించబడుతుంది ఈ సందర్భంలో k అనేది 1 2 n కు సమానంగా ఉంటుంది ఇది ఇటరేషన్ ని సూచిస్తుంది ఇప్పుడు మనం అని చెప్పగలం కాబట్టి ఇది మీ ఇటరేషన్ ప్రక్రియ దీని ఆధారంగా మీరు సొల్యూషన్ కనుగొనవలసి ఉంటుంది ఇప్పుడు ఈ F ఒక వెక్టర్ ఫంక్షన్ మరియు అనేది జాకోబియన్ మాట్రిక్ యొక్క విలోమం ఈ ఈక్యేషన్ం నాన్ లీనియర్ అల్జెబ్రిక్ ఈక్యేషన్ ని పరిష్కరించడానికి న్యూటన్ పద్ధతి యొక్క విధానాన్ని సూచిస్తుంది ఇప్పుడు మనం ఫంక్షన్ మరియు జాకోబియన్ మాట్రిక్ ను చూద్దాం ఇప్పుడు మనం ఇంతకు ముందు వివరించిన F0 ఈక్యేషన్ ని పరిష్కరించడానికి బదులుగా ఇప్పుడు సిస్టమ్ F0 ని పరిష్కరిస్తున్నాము ఈ సందర్భంలో సింగిల్ నాన్ లీనియర్ ఈక్వెషన్ కి బదులుగా నాన్ లీనియర్ ఈక్వెషన్ ల సమితి ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఈక్వెషన్ ద్వారా వెళ్తాము మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కంపోనెంట్స్ నిర్వచించాము ఈ ఫంక్షన్ f1 f2 fn వంటి నాన్ లీనియర్ ఈక్వెషన్ల సమితి ఇక్కడ x అనేది వెక్టర్స్ x1 x2 xn ల సమితిని సూచిస్తుంది J అనేది జాకోబియన్ మాట్రిక్ ఇది ఫంక్షన్ల సమితి ఏర్పడే ఫంక్షన్ యొక్క మొదటి డెరివేటివ్ గా నిర్వచించబడింది కనుక ఇది ఇలా ఉంటుంది దీనిని జాకోబియన్ మాట్రిక్ అని పిలుస్తారు మరియు దీని విలోమం జాకోబియన్ మాట్రిక్ యొక్క విలోమంగా పరిగణించబడుతుంది నాన్ లీనియర్ ఈక్వెషన్ ల ఆధారంగా మేము న్యూటన్ పద్ధతి యొక్క దశలను పరిశీలిస్తేమొదటి దశగా మీరు దీన్ని చేయాలి ఇక్కడ ని అనుమతించండి ఇది x1 నుండి xn వరకు ఆ వేరియబుల్స్ యొక్క ఇనీషియల్ వెక్టర్ తదుపరి దశలో మీరు x వద్ద జాకోబియన్ మాట్రిక్ ను లెక్కించాలి అది ఇనీషియల్ వ్యాల్యూ మరియు Fx అంటే ఏమిటి 3 వ దశలో మనం వెక్టర్ y ని లెక్కించాలి ఇక్కడ y గా నిర్వచించబడుతుంది కాబట్టి మీరు ఈ ని ఇక్కడ భర్తీ చేయవచ్చు కాబట్టి ఇది దశ 3 ఈ విధంగా మీరు లెక్కించాలి దశ 4 లో y కనుగొనబడిన తర్వాత x1 పరిష్కరించడం ద్వారా మొదటి ఇటరేషన్ ముగించవచ్చు తద్వారా దశ 3 నుండి ఫలితాన్ని ఉపయోగించి మనం x0 y0 కి సమానంగా ఉండే x1 ను పొందవచ్చు ఒకసారి మనం x0 మరియు y0 ఆధారంగా x1 లెక్కించిన తర్వాత xk x కి కలిసే వరకు ప్రాసెస్ ను ఇటరేషన్ చేయాలి మేము F0 సమాధానానికి చేరుకున్నామని ఇది సూచిస్తుంది ఇక్కడ x అనేది సిస్టమ్కు సమాధానం ఇప్పుడు వెక్టర్ల సమితి కన్వర్జ్ ఉన్నప్పుడు ఈ నార్మ్ లాగా ఉంటుంది ఆపై అది ఇలా నిర్వచించబడుతుంది ఈ విధంగా మనం x కి కన్వర్జ్ చేయడం ద్వారా నాన్ లీనియర్ ఈక్వెషన్ యొక్క రూట్ లేదా సొల్యూషన్ ని లెక్కించవచ్చు గెస్ విలువను మేము దశల వారీగా పరిగణిస్తున్నాము మరియు న్యూటన్ పద్ధతి ప్రకారం x యొక్క సక్సెసివ్ విలువ మీకు x యొక్క కన్వర్జెన్స్ని ఇస్తుంది మరియు ఇది నాన్ లీనియర్ ఈక్వెషన్ యొక్క సొల్యూషన్ గా పరిగణించబడుతుంది నాన్ లీనియర్ ఈక్వెషన్ లను పరిష్కరించడానికి న్యూటన్ పద్ధతి యొక్క అడ్వాంటేజెస్ మరియు డిస్ అడ్వాంటేజెస్ ఏమిటి న్యూటన్ పద్ధతి యొక్క అడ్వాంటేజెస్ ఏమిటంటే ఇది రూపంలో చాలా క్లిష్టంగా లేదు మరియు వివిధ రకాల సమస్యలను పరిష్కరించడానికి దీనిని ఉపయోగించవచ్చు ప్రధాన డిస్ అడ్వాంటేజెస్ ఏమిటంటే జాకోబియన్ మాట్రిక్ మరియు దాని విలోమం ప్రతి ఇటరేషన్ నికి లెక్కించబడాలి కనుక ఇది పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది జాకోబియన్ మాట్రిక్ మరియు దాని విలోమం రెండింటినీ లెక్కించడం చాలా సమయం తీసుకుంటుంది మరియు అది సిస్టమ్ సైజు ని బట్టి ఉంటుంది మరొక సమస్య ఏమిటంటే అది కన్వర్జ్ లో విఫలం కావచ్చు ఒకవేళ న్యూటన్ పద్ధతి కన్వర్జ్ చేయడంలో విఫలమైతే పాయింట్ల మధ్య ఆసిల్లేషన్ ఏర్పడుతుంది దానికి సంబంధించిన సమస్య ఉంటుంది లేకపోతే అది ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఈక్యేషన్ాలను పరిష్కరించడానికి ఇది చాలా క్లిష్టమైన సిస్టం కాదు ఇప్పుడున్యూటన్ పద్ధతిఆధారంగాఒక సరళమైన ఈక్వెషన్ ని పరిష్కరించడానికి ఒక ఉదాహరణ చేద్దాం స్లైడ్లలో ఇచ్చిన ఉదాహరణ ఇక్కడ ఉంది ఇక్కడ ఒక ఈక్వెషన్ ఇలా ఉంటుంది ఇక్కడ ఒక ఈక్వెషన్ ఇది నాన్ లీనియర్ ఈక్వెషన్ మరొక ఈక్వెషన్ ఇవ్వబడింది అప్పుడు మూడవ ఈక్వెషన్ ఇవ్వబడుతుంది ఇది మరొక ఈక్వెషన్ కాబట్టి ఇక్కడ మీకు మూడు నాన్ లీనియర్ ఈక్వెషన్లు ఇవ్వబడ్డాయి మరియు మీరు ఈ x1 x2 మరియు x3 యొక్క సొల్యూషన్ ని కనుగొనవలసి ఉంటుంది ఇప్పుడు ప్రారంభ అప్రాక్సినేషన్ ను ఇక్కడ పరిగణించండి x0 1 మరియు 0 1 కాబట్టి దీని ఆధారంగా మీరు x1 x2 మరియు x3 ల సొల్యూషన్ కనుగొనడానికి ఈ నాన్ లీనియర్ ఈక్వెషన్ ని పరిష్కరించాలి ఇప్పుడు ముందుగా మీరు దశ 1 ని అనుసరించాలి ప్రారంభ వెక్టర్ ఎలా ఉండాలి ఇది ఇచ్చినందున మీరు ఈ ప్రారంభ వెక్టర్ను x 0 1 0 1 మరియు 0 1 కి సమానంగా భావించాలి ప్రారంభ గెస్ లో ఈ x1 0 1 కి సమానం x2 0 1 కి సమానం మరియు x3 0 1 సమానం దశ 2 లో మీరు F మరియు J లను నిర్వచించాలి అంటే ఫంక్షన్ సెట్ మరియు జాకోబియన్ మాట్రిక్ కూడా కాబట్టి F ఇక్కడ కేవలం ఆపై ఇక్కడ ఆపై ఇక్కడ మూడవఈక్వెషన్ ఇవ్వబడింది కాబట్టి ఇవి వాస్తవానికి ఈ ఫంక్షన్ F గా తయారు చేయబడ్డాయి అప్పుడు జాకోబియన్ మాట్రిక్ కేవలం వేరియబుల్స్ ఆధారంగా ఈ ఫంక్షన్ F యొక్క డెరివేటివ్ కనుక ఇది ఇలాగే వస్తుంది ఈ విధంగా మీరు ఇచ్చిన ఇనీషియల్ వ్యాల్యూ యొక్క జాకోబియన్ మాట్రిక్ ను కనుగొనవచ్చు ఈ ఇనీషియల్ వ్యాల్యూ Fx మరియు జాకోబియన్ మాట్రిక్ సున్నా ఇలా ఉంటుంది F లో x యొక్క సబ్స్టిట్యూట్ తర్వాత ఇది ఇలా ఉంటుంది మరియు ఇక్కడ జాకోబియన్ మాట్రిక్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వలె ఉంటుంది కాబట్టి ఈ విలువ సబ్స్టిట్యూట్ తర్వాత ఇది ఇలా ఉంటుంది ఇది మీ జాకోబియన్ మాట్రిక్

దీనిని పరిష్కరించడానికి మీరు జాకోబియన్ మాట్రిక్ x y ను పరిగణించాలి అది Fx కు సమానం ఇప్పుడు గాసియన్ ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించి మనం దీనిని పరిష్కరించవచ్చు చివరగా మనం దీనిని ఇక్కడ పొందవచ్చు అప్పుడు మనం y ని ఈ మాట్రిక్ గా పొందవచ్చు ఇది ఇలా ఉంటుంది అప్పుడు y3 0 4215047 కి సమానం మేము ఇంతకు ముందు వివరించిన న్యూటన్ పద్ధతి ప్రకారం ఇది మీ y అప్పుడు x యొక్క ఇనీషియల్ వ్యాల్యూ x కు సమానంగా ఉంటుంది ఇది ప్రాథమికంగా xy అప్పుడు అది మాట్రిక్ నియమం ప్రకారం 0 0194 మరియు 0 5215 కి సమానంగా ఉంటుంది ఇది మీ x విలువ x వద్ద F మరియు జాకోబియన్ మాట్రిక్ లను తెలుసుకోవడానికి మీరు xవిలువను ఉపయోగించాలి అదే విధానాన్ని ఉపయోగించడం ద్వారా తదుపరి ఇటెరేషన్ x ను కనుగొనడానికి మేము x ఫలితాలను ఉపయోగించవచ్చు

మేము ఈ విధానాన్ని ఇటరేషన్ చేయడం కొనసాగిస్తే మేము ఈ క్రింది ఫలితాలను పొందుతాము k01234 ఇక్కడ k అనేది ఇటరేషన్ సంఖ్య ఇక్కడ ఈ మొదటి ఇటరేషన్ కోసం ఇక్కడ ఇవ్వబడింది మరియు రెండవ ఇటరేషన్ మేము ఈ విలువను కనుగొన్నాము ఆపై మూడవ ఇటరేషన్ లో ఏమి జరుగుతుంది ఆ తర్వాత xy ఇలా వస్తాయి ఆపై న్యూటన్ యొక్క పద్ధతి ఆధారంగా వేర్వేరు k విలువలతో ప్రాసెస్ యొక్క ఇటరేషన్ కొనసాగిస్తూ మనం x x మరియు x వివిధ విలువలను పొందవచ్చు ఐదవ ఇటరేషన్ వద్ద మీరు x1 విలువ 0 5 గా వస్తున్నట్లు చూస్తారు మరియు x దాదాపు 0 కి సమానంగా ఉంటుంది మరియు x కి 0 5235987 సమానంగా ఉంటుంది చివరగా మీరు ఈ డీవియేషన్ x xk - 1 0 కి సమానం అని చూస్తారు అప్పుడు మీరు ఇటరేషన్ ని నిలిపివేయాలి సమాంతరంగా మీరు x xk-1 యొక్క డీవియేషన్ కనుగొనవలసి ఉంటుంది ఇదిదాదాపు 0 కి సమానమైతే మీరు మీ ఇటరేషన్ న్ని ఆపాలి ఆ ఇటరేషన్ మీకుx x మరియు x యొక్క సంబంధిత విలువను ఇస్తుంది మరియు ఆ విలువ నాన్ లీనియర్ ఈక్వెషన్ ల సొల్యూషన్ గా పరిగణించబడుతుంది కాబట్టి ఇక్కడ x అనేది 0 50 0 52359877 కు సమానంగా ఉంటుంది ఇది నాన్ లీనియర్ ఈక్వెషన్ ల యొక్క సుమారు సొల్యూషన్ ఇక్కడ మనకు 3 నాన్ లీనియర్ ఈక్వెషన్లు మరియు 3 అన్ నోన్ వేరియబుల్స్ ఉన్నాయి మరియు ఆ 3 అన్ నోన్ వేరియబుల్స్ 0 5 0 మరియు 0 523 కాబట్టి ఈ విధంగా మీరు లెక్కించవచ్చు లేదా నాన్ లీనియర్ ఈక్వెషన్ల సొల్యూషన్ ని అంచనా వేయవచ్చు మరియు ఒకటి కంటే ఎక్కువ నాన్ లీనియర్ ఈక్వెషన్లు ఉంటే నాన్ లీనియర్ ఈక్వెషన్ల పరిష్కారాలను కనుగొనడానికి ఇది ఉత్తమ మార్గం న్యూటన్ పద్ధతి ఆధారంగా నాన్ లీనియారిటీకి సొల్యూషన్ కనుగొనడానికి మీరు కూడా ఆ ఒక్క ఈక్వెషన్ ని ఉపయోగించవచ్చు కాబట్టి న్యూటన్ పద్ధతికి రెండు ఉదాహరణలు మరియు రెండు విధానాలను ఇచ్చాము మొదటిది న్యూటన్ యొక్క పద్ధతి ఇది ఇనీషియల్ వ్యాల్యూ ను అంచనా వేస్తుంది తర్వాత ఫంక్షన్ విలువ మరియు మొదటి డెరివేటివ్ ఆధారంగా సక్సెసివ్ విలువ వస్తుంది ఫంక్షన్ విలువ యొక్క రేషియో ని ప్రాథమిక గెస్ నుండి మొదటి డెరివేటివ్ ని తీసివేసే సూత్రం ప్రకారం రెండవ గెస్ ఎలా ఉండాలి అప్పుడు మీరు రెండవ గెస్ ను పొందుతారు కాబట్టి ఈ విధంగా ఈ ఫంక్షన్ సున్నా అయ్యే వరకు ఈక్వెషన్ యొక్క సొల్యూషన్ ని ఇటరేషన్ చేస్తూ ఉండండి అది మీకు సింగిల్ నాన్ లీనియర్ఈక్వెషన్ యొక్క సొల్యూషన్ ని అందిస్తుంది కాని నాన్ లీనియర్ ఈక్వెషన్ల పరిష్కారాలను కనుగొనడానికి మీరు జాకోబియన్ మాట్రిక్ ను చేర్చడం ద్వారా న్యూటన్ పద్ధతిని సవరించాలి ఫంక్షన్ విలువలతో జాకోబియన్ మాట్రిక్ ను చేర్చడం ద్వారా మీరు x విలువ యొక్క తదుపరి గెస్ లేదా తదుపరి ఇటరేషన్ న్ని లెక్కించాలి తుది లేదా మునుపటి గెస్ కు ప్రారంభ గెస్ యొక్క డీవియేషన్ వచ్చే వరకు మీరు ఈ పద్ధతిలో ఈ ఇటరేషన్ న్ని కొనసాగించాలి x xk - 1విలువలకు డీవియేషన్ సున్నా అయితే మీరు ఇటరేషన్ న్ని ఆపివేయాలి మరియు సంబంధిత విలువలు x x మరియు x మీకు నాన్ లీనియర్ ఈక్వెషన్ల సొల్యూషన్ ఇస్తాయి ఈ పద్ధతి ఆధారంగా ఏదైనా నాన్ లీనియర్ ఈక్వెషన్ ని పరిష్కరించడం సహాయకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను

నాన్ లీనియర్ ఈక్వెషన్లను పరిష్కరించడానికి న్యూటన్ పద్ధతి యొక్క కొన్ని ఉదాహరణలను అనుసరించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను తదుపరి లెక్చర్ లో మేము కంప్యూటేషనల్ టెక్నిక్స్ గురించి మరింత చర్చిస్తాము మేము న్యూమరికల్ ఇంటెగ్రేషన్ గురించి మరియు కొన్ని సూత్రాల ఆధారంగా స్కాటర్డ్ డేటాను ఎలా ఇంటెగ్రేషన్ చేయాలో చర్చిస్తాము మీరు ఆసక్తి చూపినందుకు థాంక్స్